డేటాబేస్ నిర్వహణ వ్యవస్థల యొక్క రెండవ మాడ్యూల్ కు స్వాగతం ఈ మాడ్యూల్లో మనం ప్రధానంగా DBMS ఇంట్రడక్షన్ ప్రస్తుత మాడ్యూల్ 2 మరియు మాడ్యూల్ 3 అయిన రెండు మాడ్యూళ్ళను విస్తరిస్తుంది క్రిందటి మాడ్యూల్లో మనకు డేటాబేస్లు ఎందుకు అవసరమో చర్చించాము అలాగే మనం కోర్సు యొక్క వివిధ అంశాల గురించి తెలుసుకున్నాం దీని దృష్ట్యా ఈ మాడ్యూల్లో పరిచయ స్థాయిలో డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ యొక్క బేసిక్ నోషన్స్ అండ్ టెర్మినాలజీ ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాము మరియు మనం డేటాబేస్ రూపకల్పనకు సంబంధించిన విధానాన్ని కూడా తెలుసుకుంటాం ఇక మాడ్యూల్ అవుట్ లైన్ చేస్తాం అనేది ఇక ఇక్కడ లెవెల్స్ అఫ్ అబ్స్ట్రాక్షన్ అనే టాపిక్ తో మనం మొదలెడదాం ఏ ఇతర వ్యవస్థ మాదిరిగానే డేటాబేస్ వ్యవస్థ కూడా మూడు లెవెల్స్ అఫ్ అబ్స్ట్రాక్షన్ గుర్తించే సంఖ్యను వివరించడానికి లేదా బోధకుడికి సంబంధించి కుదించడానికి ఫీల్డ్ ఉంది అలాగే మనకు బోధకుడి పేరు విభాగం పేరు జీతం మరియు మొదలైనవి కూడా ఉన్నాయి ఇక లాజికల్ గా ఇది ఎంటిటి ని కూడా వ్యవహరించగలగాలి అనేది ఇక్కడ మనం చూడాలి ఇక మూడవ స్థాయిలో టాప్ లెవెల్ ఐన వ్యూ లెవల్ చేసినప్పుడు మీరు ఒక విద్యార్థిగా ఉన్నారు మీరు నమోదు చేసిన అన్ని కోర్సులు ఏమిటో చూడగలుగుతారు లేదా ఆ కోర్సు ఎక్కడ జరుగుతుందో ఆ కోర్సు యొక్క బోధకుడు ఎవరు లాంటివన్నీ చూడొచ్చు కానీ మీరు బోధకుల జీతం ఎంత లేదా వివిధ కోర్సులలో వేర్వేరు విద్యార్థులు పొందిన గ్రేడ్లు ఏమిటి మొదలైన వాటి యొక్క వివరాలను మాత్రం చూడలేరు అయితే ఒక బోధకుడు వేర్వేరు కోర్సులలోని విద్యార్థుల పనితీరును ముఖ్యంగా అతను లేదా ఆమె ఎవాల్యూయేషన్ కలిగి ఉన్న అన్ని రికార్డుల వివరాలతో వ్యవహరించరు కాబట్టి ఈ మూడు స్థాయిలు డేటాబేస్ సిస్టమ్ యొక్క డేటాబేస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి లాజికల్ లెవెల్ వ్యవహరిస్తుంది మరియు వ్యూ లెవెల్ చేస్తాం అలాగే వాటిని ఉపయోగిస్తాం తరువాత స్కీమా మరియు ఉదాహరణ గురించి మాట్లాడుదాం మనము చాలా క్రమంగా స్కీమా ఎక్కడ ఉండాలి మరియు అసలు భవనం లేదా నిర్మించిన భవనాల సమూహం ఎప్పుడు ఎలా ఉండాలి అనే దాని మధ్య వ్యత్యాసం ఉంది కాబట్టి స్కీమా ప్రధానంగా డేటాను నిర్వహించడానికి ప్రణాళిక ఏమిటి అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మనము కస్టమర్ స్కీమా గురించి మాట్లాడితే కస్టమర్ పేరు కస్టమర్ యొక్క ఐడి లాంటి విభిన్న ఫీల్డ్లు ఉన్నాయి అకౌంట్ అనేది ముఖ్యం గా ఐడి మొబైల్ నెంబర్ ఫీల్డ్స్ తోనే ఉంటుంది కాబట్టి కస్టమర్ను వివరించడానికి ఈ ఫీల్డ్లు ఉండాల్సిన అవసరం ఉంది ఇది కస్టమర్ స్కీమాను రూపొందిస్తుంది అయితే కస్టమర్ బ్యాంకు వద్ద కలిగి ఉన్న ఖాతా యొక్క నిర్దిష్ట స్కీమా గురించి మనము మాట్లాడినప్పుడు మనకు ఖాతా సంఖ్య ఖాతా రకం వడ్డీ రేటు కనీస బ్యాలెన్స్ ప్రస్తుత బ్యాలెన్స్ మరియు మొదలైనవి అవసరం ఇవి మనకు అవసరమైన సమాచార ఫీల్డ్లు స్కీమా సమాచారం ఏమిటో మనం తెలుసుకోవాలి మరలా ఫిజికల్ కూడా మనకు ఉండవచ్చు కాబట్టి ఈ సమాచారం అంతా ఒక రకమైన మెటాడేటా అంటారు ఇప్పుడు ఈ స్కీమా ఆధారంగా డేటాబేస్ల యొక్క నిర్దిష్ట సందర్భాలు మరియు స్కీమా ప్రకారం వేర్వేరు రికార్డులను కలిగి ఉన్న సందర్భాలు జరుగుతాయి ఇప్పుడు సహజంగానే స్కీమా పరిష్కరించబడిన తర్వాత మీ రికార్డులు స్కీమా కలిగి ఉన్న అన్ని రంగాలలో విలువలను కలిగి ఉండాలి మరియు ప్రతి విలువ నిర్దిష్ట ఫీల్డ్తో పేర్కొన్న రకానికి చెందినది అయి ఉండాలి కాబట్టి కస్టమర్ స్కీమా యొక్క కొన్ని నమూనా ఉదాహరణలను నేను ఇక్కడ చూపించాను ఇక్కడ మీరు ముగ్గురు కస్టమర్లను వారి పేరు కస్టమర్ ఐడి తో చూడవచ్చు ఇవన్నీ కోర్సు యొక్క కల్పిత డేటా కానీ ఇది కేవలం ఈ కస్టమర్ ఉదాహరణ ఎలా ఉంటుందో మీకు ఒక ఆలోచన ఇవ్వడం కోసం చూపినది అదేవిధంగా ఖాతాల ఉదాహరణ ఏమిటో మీకు చూపించాము కాబట్టి వీటి మధ్య ఒక రకమైన సంబంధం ఉందని మీరు చూడవచ్చు ఉదాహరణకు కస్టమర్ ఇన్స్టన్స్ చేసినప్పుడు ఇది మారుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము డేటాబేస్ లో కార్యకలాపాలు చేసినప్పుడు చాలా క్రమం తప్పకుండా క్రొత్త రికార్డులు జోడించబడతాయి కొన్ని రికార్డులు ఈ ఇన్స్టన్స్ మారదు కాబట్టి డేటాబేస్ లో స్కీమా యొక్క మార్పు చాలా అరుదు అది కేవలం డేటాబేస్ రూపకల్పన చేసినప్పుడు లేదా అప్గ్రేడ్ కోసం మీరు ఈ స్కీమాలను ఉపయోగిస్తున్నారు అయితే మనం కోరుకునేది ఫిజికల్ స్కీమా లో ఉన్న అభిప్రాయంతో ముడిపడి ఉంది మరొక వైపు లాజికల్ స్కీమా ఫిజికల్ స్కీమాపై ఆధారపడి ఉంటుంది ఫిజికల్ స్కీమా అంటే మీరు బైనరీ ఫైళ్లు డేటాబేస్ ఫైళ్ళ పరంగా సమాచారాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆ లాజికల్ స్కీమా కు మీరు ఫైళ్ళను నిర్వహించే విధానంలో మార్పు అవసరం కావచ్చు ఎందుకంటే మీరు 10000 రికార్డుల కోసం డేటాబేస్ ని రూపొందించారు అందులో మీకు ఇప్పటికే 9000 రికార్డులు ఉన్నాయి ఇంకా మీరు దాన్ని100000 రికార్డులు వరకు మీరు విస్తరించాలనుకుంటున్నారు భౌతికంగా ఈ వ్యవస్థ భిన్నంగా ఉండాలి మీరు ఫైళ్ళను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది మరియు మీరు దీన్ని వేరే విధంగా ఇండెక్స్ చేయవలసి ఉంటుంది కానీ మీరు లాజికల్ స్కీమా ను మార్చగల సామర్థ్యం ఉంది కావున ఇది మనము గుర్తుంచుకోవలసిన క్లిష్టమైన అంశం ఇక తదుపరి టాపిక్ డేటా మోడల్స్ డేటా మోడల్స్ గా ఉండగలదా సమాధానం అవును లేదా కాదు నేను జమ చేసిన డబ్బును మాత్రమే ఉపసంహరించుకోవచ్చని బ్యాంక్ ఆదేశిస్తే ఖాతా బ్యాలెన్స్ నెగటివ్ పరంగా ఇది అవసరం ఇప్పుడు మనకు ఇక్కడ అనేక డేటా నమూనాలు ఉన్నాయి ఈ కోర్సులో డేటాబేస్ అప్లికేషన్స్ గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి రిలేషనల్ మోడల్ పరంగా ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది మరియు దాని ఆధారంగా చాలా విషయాలు అభివృద్ధి చేయబడతాయి రిలేషనల్ మోడల్ పరంగా డేటాబేస్ ని నేరుగా రూపొందించడం అంత సులభం కాదు ఎందుకంటే డిజైన్ జరుగుతున్న వాస్తవ ప్రపంచాన్ని మీరు మొదట అర్థం చేసుకోవాలి ఇక మనము సాధారణంగా ఎంటిటీ రిలేషన్ డేటా మోడల్ ఎలా చేయాలో మీకు చూపుతాము కానీ అప్పుడు అవి వాస్తవానికి డేటాబేస్ వ్యవస్థలు నేరుగా ఉపయోగించిన నమూనాలు కావు తరువాత అవి కొన్ని రిలేషనల్ లేదా ఇతర మోడల్గా మార్చబడతాయి మరియు డేటాబేస్ వ్యవస్థలు ఉపయోగిస్తాయి తర్వాత చర్చించబోయేది ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ గా రూపొందించారు వాటి కోసం అలాంటివి మనకు కొన్ని నమూనాలు ఉన్నాయి ఏదేమైనా ఈ కోర్సులో వీటి గురించి ఇప్పుడు చాలా తక్కువగా చూస్తాం ఎందుకంటే ఇవి కొంచం అడ్వాన్స్డ్ టాపిక్స్ బాగా ప్రాచుర్యం పొందిన ఇతర మోడల్ను సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్ అనేవి వేర్వేరు వ్యవస్థల మధ్య డేటాను మార్పిడి చేయడానికి ఇప్పుడు ముఖ్యంగా ఉపయోగపడతాయి నేను mysql డేటాబేస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాను నా స్నేహితుడు ఒరాకిల్ వ్యవస్థను ఉపయోగిస్తూ ఉండవచ్చు మరియు మనం ఈ రెండింటి మధ్య డేటా పట్టికలను మార్పిడి చేసుకోవాలి ఈ రెండు వ్యవస్థలు ఫిజికల్ స్కీమ లోని డేటాను సూచిస్తాయి అవి అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి డేటాను మార్చే XML మోడళ్ల పరంగా మనం రెండింటినీ సూచించవచ్చు కాబట్టి నేను డేటాను XML లోకి మారుస్తాను అది నా స్నేహితుడికి ఇవ్వండి మరియు నా స్నేహితుడు ఆ XML నుండి డేటాబేస్లోకి దిగుమతి చేసుకోవచ్చు కాబట్టి ఒక XML అనేది డేటా మోడల్ ఇది డేటా ఎక్స్ఛేంజీల పరంగా తరచుగా ఉపయోగించబడుతుంది రిలేషనల్ మోడల్ డేటాబేస్లు మళ్ళీ కొత్త మార్గంలో ఉపయోగించడం ప్రారంభించాయి కావున ఇది మొత్తం డేటా మోడల్ గురించి మనం చూసింది ఇక ఇక్కడ టేబుల్ మరియు అడ్డు వరుసలు రిలేషనల్ మోడల్ గురించి వివరించిన రికార్డులు ఇక్కడ ఇవి మరికొన్ని డిపార్ట్మెంట్ టేబుల్ చూశాము వీటిని ఇంతకు ముందు డిస్కస్ చేసాం ఈ DDL మరియు DML పదాలను గురించి చూద్దాం

DDL డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటారు ఇక ఇక్కడ ఇన్స్ట్రక్టర్ రెండు భాగాలను కలిగి ఉంటుంది కాబట్టి పట్టికలోని విభిన్న గుణాలు మరియు వాటి రకాలు లేదా నిలువు వరుసల పరంగా స్కీమాను నిర్వచించడం లేదా ఆ పట్టిక యొక్క నిర్మాణాన్ని నిర్వచించడానికి ప్రయత్నించడం డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ యొక్క DDL ను ఏర్పరుస్తాయి దీనికి విరుద్ధంగా డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ అనేది ఆర్గనైజ్డ్ స్వభావం కలిగి ఉంటాయి ఈ భాషలలో మీరు చేసే పనులు సరైనవని అని మీరు నిరూపించగల ఒక అధికారిక ఆధారం వారికి ఉంది మరియు మీకు సరైన ఫలితం ఇస్తుంది కాబట్టి అవి రిలేషనల్ మోడల్ ఆధారంగా వేర్వేరు భాషలు వాటిని రిలేషనల్ ఆల్జీబ్రా ను ఉపయోగిస్తాము మరియు దానిలో కోడింగ్ చేస్తాము కాబట్టి ఎక్కువగా ఉపయోగించే వాణిజ్య భాష అయిన SQL మీరు గుర్తుంచుకోండి మరియు ఇది ట్యూరింగ్ ఈక్వివలెంట్ లాంగ్వేజ్ లను ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం డేటాబేస్ రూపకల్పనకు ఇక్కడ డేటాబేస్లను రూపొందించాల్సిన ప్రక్రియ ఇది మరియు ఖచ్చితంగా డిజైన్ యొక్క మొదటి భాగం లాజికల్ డిజైన్ అనేది అవసరం అని మరియు మనం చెప్పినట్లుగా ఇవన్నీ కూడా వ్యాపారానికి సంబంధించిన మొదటి నిర్ణయాలు వ్యాపారం అంటే ఇది ప్రాథమికంగా డొమైన్ నుండి వచ్చింది ఇక ఇక్కడ చుడండి నేను విశ్వవిద్యాలయ డేటాబేస్ చేస్తుంటే ఇవన్నీ వ్యాపార పరంగా వచ్చే నిర్ణయాలు కోర్సులు విద్యార్థులు బోధకులు మరియు బోధకుడు బోధించే కోర్సులు ఒక బోధకుడు బహుళ కోర్సులు నేర్పించగలరా ఒక కోర్సును బహుళ బోధకులచే బోధించవచ్చా ఇలా ఈ రకమైన వ్యాపార నిర్ణయాలు అన్ని డేటాబేస్ రూపకల్పనకు కీలకం ఆపై మీరు డేటాబేస్లో ఉంచాలనుకుంటున్న వ్యాపార సమాచారం ఇదేనా అని నిర్ణయించడానికి కంప్యూటర్ సైన్స్ నిర్ణయం లేదా డేటా ఆధారిత నిర్ణయాల మొత్తం సెట్ ఉంది అవేంటంటే అప్పుడు ఎలాంటి రేలషన్ వేర్వేరు డేటాబేస్ ఫైల్స్ ఏమిటి మరియు అవి ఎలా ఇండెక్స్ చేయాలి మొదలైనవి నిర్ణయిస్తాయి ఇక ఇక్కడ మనం ఒక ఉదాహరణ పట్టికను చూపిస్తున్నాము దీనికి బహుళ ఫీల్డ్లు ఉన్నాయి ఇది మీరు బోధకులకు ఇంతకు ముందు చూసిన బోధకుల పట్టిక యొక్క విస్తరించిన రూపాన్ని చూపుతుంది ఇది విభాగాల పేరు మరియు దానిని ఉంచిన భవనంతో విస్తరించింది కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యాపార నిర్ణయం నుండి వచ్చినదని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు బోధకుడికి చెందిన విభాగాన్ని తెలుసుకోవాలి మరియు ఆ విభాగం ఉన్న భవనాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి బోధకుడి విభాగం మరియు ఆ విభాగం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడం చాలా కీలకం కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది మంచి డిజైన్ యేన ఇది మనకు ఎందుకు మంచిది మరియు డేటాను సూచించడానికి ఇది మంచి డిజైన్ కాకపోవచ్చు అనే డిస్కషన్ వస్తుంది కాబట్టి ఈ మాడ్యూల్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ రెండవ భాగంలో చూస్తారు